నమస్కారము కాబట్టి చివరి తరగతిలో మనము కిర్చాఫ్ కరెంట్ లా మరియు వోల్టేజ్ లా సహాయంతో నోడల్ మరియు మెష్ అనాలిసిస్ గురించి చర్చించాము ఈ రోజు మనం మరో రెండు సిద్ధాంతాల గురించి చర్చిస్తాము ఇవి ఎసి సర్క్యూట్ అనాలిసిస్ కు సంబంధించినవి ఆ సిద్ధాంతాలను ఎసి సర్క్యూట్లలో ఎలా అమలు చేయాలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము ఇప్పుడు ఎసి సర్క్యూట్ అనాలిసిస్ కోసం సూపర్పొజిషన్ మరియు సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ సిద్ధాంతాలను అర్థం చేసుకుందాం ఇప్పుడు ఎసి సర్క్యూట్ కూడా లీనియర్ గా ఉన్నందున మీరు డిసి సర్క్యూట్ల విషయంలో చేసినట్లుగానే సూపర్పొజిషన్ సిద్ధాంతాన్ని ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ మీరు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎసి సర్క్యూట్ విషయంలో మనము చూసినట్లుగా సూపర్పొజిషన్ సిద్ధాంతం యొక్క ప్రాసెసింగ్ కొద్దిగా భిన్నంగా ఉంటుంది ఎందుకంటే మీ సోర్స్ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీలు భిన్నంగా ఉంటాయి ఒకవేళ మీరు సర్క్యూట్లో కనుక ఎక్కువ సోర్స్ లను కలిగి ఉంటే మరియు అవి వేర్వేరు ఫ్రీక్వెన్సీ లను కలిగి ఉంటే అప్పుడు సమస్య కూడా ఆసక్తికరంగా మారుతుంది మరియు సూపర్ పొజిషన్ సిద్ధాంతం సహాయంతో మనము ఆ రకమైన సమస్యలను ఎలా పరిష్కరిస్తామో చూద్దాము ఎప్పుడైతే మనకు వేర్వేరు సెట్ వేర్వేరు వోల్టేజ్ లేదా కరెంట్ సోర్స్ లు వేర్వేరు ఫ్రీక్వెన్సీ వద్ద పనిచేసేటప్పుడు ఇండక్టెన్స్ మరియు కెపాసిటెన్స్ అందించే ఇంపెడెన్స్ విలువ వేరుగా ఉంటుందని మనము చూస్తాము కాబట్టి మనము సూపర్పొజిషన్ థీరం సహాయంతో సర్క్యూట్ను విశ్లేషించినప్పుడు సూపర్పొజిషన్ థీరం నుండి మనకు లభించే ఇండివిడ్యువల్ రెస్పాన్స్ లను జోడించడం ద్వారా మొత్తం రెస్పాన్స్ లభిస్తుంది మరియు తుది ఫలితం కోసం టైమ్ డొమైన్లో రెస్పాన్స్ ను మారుస్తాము సూపర్పొజిషన్ థీరం సహాయంతో మనకు లభించే రెస్పాన్స్ లను ఫేజర్ రూపంలో మనం ప్రస్తావించలేమని ఇప్పుడు ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వివిధ సోర్సుల ఫ్రీక్వెన్సీలు వేర్వేరు గా ఉండవచ్చు అలాంటప్పుడు జవాబును సూచించడానికి ఫేజర్ రూపాన్ని ఉపయోగించకూడదు కాబట్టి సర్క్యూట్ అనాలిసిస్ తర్వాత చివరకు మనకు లభించే సమాధానం రాబట్టడానికి టైమ్ డొమైన్ను ఒక పద్ధతిగా ఉపయోగిస్తాము కాబట్టి ఇప్పుడు ఎసి సర్క్యూట్ కింద కొన్ని ఉదాహరణల సహాయంతో సూపర్ పొజిషన్ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుందాం ఇప్పుడు ఈ ప్రత్యేక ఉదాహరణలో సూపర్ పొజిషన్ సిద్ధాంతం సహాయంతో I0 విలువను కనుగొనాలి కాబట్టిI0 అనేది వోల్టేజ్ సోర్స్ నుండి ప్రవహించే కరెంట్ వోల్టేజ్ సోర్స్ మాగ్నిట్యూడ్ 2090° గా కలిగి ఉంది మరియు మనకు 50° ఉన్న కరెంట్ సోర్స్ కూడా ఉంది కాబట్టి మొత్తం కరెంట్I0I0I0అనే రెండు భాగాలతో కలిసి ఉంటుందని మనం అనుకుందాం ఇక్కడ I0 మరియు I0 అనేవి విడిగా ఉన్న వోల్టేజ్ మరియు కరెంట్ సోర్స్ ల నుండి వస్తున్న కరెంట్స్ కాబట్టి మీరు ఒక సమయంలో ఒక సోర్స్ ని తీసుకున్నప్పుడు అంటే మీరు ఒక సమయంలో ఒక వోల్టేజ్ సోర్స్ ను తీసుకుంటే మీకు I0లభిస్తుందని అనుకుందాం అప్పుడు మీరు కరెంట్ సోర్స్ తీసుకుంటే అప్పుడు మీకు I0వస్తుంది అప్పుడు మొత్తం I0I0I0 అవుతుంది కాబట్టి మొదట వోల్టేజ్ సోర్స్ ను తీసుకుందాం కాబట్టి మీరు వోల్టేజ్ సోర్స్ ను తీసుకున్నప్పుడు మీ కరెంట్ సోర్స్ ఓపెన్ సర్క్యూట్ అవుతుంది కాబట్టి ఆ సందర్భంలో మనం I0 విలువ కనుగొనాలి మరియు సవరించిన సర్క్యూట్ చిత్రంలో చూపించినట్టుగా ఉంటుంది ఇప్పుడు వోల్టేజ్ సోర్స్ విలువ 2090° కాబట్టి మీరు దీన్ని కాంప్లెక్స్ రూపంలో j20 గా సౌకర్యవంతంగా వ్రాయవచ్చు 8 ఓమ్ మరియు 8 ఓమ్ రెసిస్టెన్స్ మరియు j 10 ఓం ఇంపెడెన్స్ యొక్క సిరీస్ కలయికతో కెపాసిటర్ పారలెల్ గా అనుసంధానించబడి చిత్రంలో చూపిన విధంగా ఇప్పుడు మీకు ఈ సర్క్యూట్ ఉంది ఇప్పుడు మనము ఏమి చేస్తాము మనము మొదట ఈ ప్రత్యేకమైన బ్లాక్ యొక్క మొత్తం ఇంపెడెన్స్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము కాబట్టి Z అనేది j2 మరియు 8 j10 ల సమాంతర కలయికగా ఉండనివ్వండి కాబట్టి మీరు దాన్ని పరిష్కరించినప్పుడు Z j28j10 j28j100 25 j2 25 అలాగే కరెంట్ I0 విలువ I0j204 j2Z 2 353 ఇప్పుడు మీరు కరెంట్ సోర్స్ మరియు షార్ట్ సర్క్యూట్ వోల్టేజ్ సోర్స్ ను పరిశీలిస్తారు కాబట్టి మీ సవరించిన సర్క్యూట్ ఇప్పుడు చిత్రంలో చూపిన విధంగా ఉంటుంది ఇక్కడ మీకు 5 ఆంపియర్ కరెంట్ సోర్స్ సర్క్యూట్లో చూపబడింది మరియు వోల్టేజ్ సోర్స్ షార్ట్ సర్క్యూట్ చేయబడింది ఇప్పుడు ఈ సందర్భంలో మూడు లూప్ లు ఉన్నాయని మనము చూస్తాము కాబట్టి మనము ఏమి చేస్తాము లూప్ కరెంట్ను తెలుసుకోవడానికి మనము కిర్చాఫ్ యొక్క వోల్టేజ్ లా ను ఉపయోగిస్తాము మెష్ 1 కు KVL ను అప్లై చేస్తే 8j10 j2I1 j2I2 j10I30 అలాగే మెష్ 2 కొరకు 4 j2 j2I2 j2I1 I30 అలాగే మెష్ 3 కొరకు I35 కాబట్టి మీరు తర్వాత ఏమి చేయాలి మీరు పొందిన I3 విలువను మెష్ 1 మరియు 2 యొక్క ఈక్వెషన్ లలో మీరు ఉంచండి 8j8I1j2I2j50 j2I14 j4I2 j10 కాబట్టి ఇప్పుడు మీరు రెండు ఈక్వెషన్స్ మరియు I1 మరియు I2 అనే రెండు తెలియని విలువలను పొందుతారు మీరు ఈ ఈక్వెషన్ ను మాట్రిక్స్ రూపంలో సూచించవచ్చు j50 j10 8j8 j2 j2 4 j4 I1 I2 మనకు దాని డిటెర్మినెంట్ విలువ ∆8j8 j2 j2 4 j4 68 ∆28j8 j50 j2 j10 180 j80 ఇప్పుడు దీనిని పరిష్కరించడానికి ఈ ప్రత్యేకమైన ఈక్వెషన్ కు పరిష్కారం కనుగొనే లక్ష్యం ఏమిటంటే అది I0 I2 విలువను కనుగొనడం కానీ I2∆2∆180 j80682 647 j1 176A కాబట్టి మీరు సింప్లిఫై చేసినప్పుడు అలాగే కరెంట్ విలువ I0 I0 I2 2 176A మనము I0విలువ ఇలా పొందుతాము I0I0I0 5j3 5296 78°A ఇప్పుడు మరొక ఉదాహరణ తీసుకుందాం ఈ ఉదాహరణ నిజంగా ఆసక్తికరంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనము సూపర్ పొజిషన్ సిద్ధాంతాన్ని ఉపయోగించి v0 విలువను తెలుసుకోవాలి మరియు మీరు ఈ ప్రత్యేకమైన సర్క్యూట్ను చూస్తే మీకు మూడు సోర్స్ లు ఉంటాయి మరియు ఈ మూడూ వేర్వేరు ఫ్రీక్వెన్సీ ల లో పనిచేస్తున్నాయి అలాగే ఇది డిసి వోల్టేజ్ సోర్స్ కాబట్టి మీ ఫ్రీక్వెన్సీ 0 అని దీని అర్థం ఇక్కడ మీకు కరెంట్ సోర్స్ విలువ ω 5 ఉంది ఇక్కడ మీకు వోల్టేజ్ సోర్స్ ఉంది ఇక్కడ ω 2 కాబట్టి మీరు వేర్వేరు ఫ్రీక్వెన్సీ ల వద్ద పనిచేసే వివిధ సోర్స్ ను కలిగి ఉన్నప్పుడు మనము ఒక సమయంలో ఒకే సోర్స్ ని తీసుకొని సూపర్పొజిషన్ సిద్ధాంతాన్ని ఉపయోగించుకుంటాము మరియు సర్క్యూట్ను పరిష్కరిస్తాము మరియు చివరికి మనము అవుట్పుట్ను సంకలనం చేస్తాము తద్వారా మనము సర్క్యూట్ యొక్క ఫైనల్ అవుట్ పుట్ ను పొందుతాము కాబట్టి ఈ సందర్భంలో మనము v0 విలువను కనుగొనాలి కాబట్టి v1 v2 v3 అనేవి ఇండివిడ్యుయల్ వోల్టేజ్ రెస్పాన్స్ అని అనుకుందాం ఇక్కడ 5V డిసి సోర్స్ వలన v1 10 cos2t వోల్టేజ్ సోర్స్ వలన v2 మరియు 2 sin5t కరెంట్ సోర్స్ కారణంగా v3 కాబట్టి ఫైనల్ వోల్టేజ్ v0v1v2v3 అవుతుంది ఇప్పుడు ఒక సమయంలో ఒక వోల్టేజ్ తీసుకుందాం మొదట మనం dc వోల్టేజ్ 5V ను తీసుకుందాం కాబట్టి ఇది ఓపెన్ సర్క్యూట్ అవుతుందిఅలాగే ఇది షార్ట్ సర్క్యూట్ అవుతుంది ఇప్పుడు మనము డిసి వోల్టేజ్ సోర్స్ గురించి మాట్లాడుతునామని మీరు గుర్తుంచుకోవాలి అంటే ఇండక్టర్ కూడా షార్ట్ సర్క్యూట్ అవుతుంది మరియు కెపాసిటర్ ఓపెన్ సర్క్యూట్ అవుతుంది కాబట్టి ఆ సందర్భంలో ఏమి జరుగుతుంది మీ సవరించిన సర్క్యూట్ ఈ చిత్రంలో చూపిన విధంగా కనిపిస్తుంది మీరు 1 ఓం నిరోధకత మరియు 4 ఓం నిరోధకత కలిగిన రెసిస్టెన్స్ లను మాత్రమే కలిగి ఉంటారు కాబట్టి ఈ ప్రత్యేక విభాగం నుండి మీకు 1 ఓం నిరోధకత మరియు 4 ఓం నిరోధకత కెపాసిటర్ ఉన్న ఈ విభాగం నుంచి వచ్చింది అయితే కెపాసిటర్ ఓపెన్ సర్క్యూట్ అవుతుంది మరియు ఇది షార్ట్ సర్క్యూట్ ఇది షార్ట్ సర్క్యూట్ కాబట్టి వదిలివేసిన పూర్తి 2 ఓం నిరోధకత కూడా షార్ట్ సర్క్యూట్ అవుతుంది కాబట్టి మీరు 1 ఓం మరియు 4 ఓం రెసిస్టెన్స్ మరియు 5 వోల్ట్ వోల్టేజ్ సోర్స్లతో మాత్రమే మిగులుతారు ఇప్పుడు మనం ఏమి చేయాలి మనము 1 ఓం రెసిస్టెన్స్ అంతటా కల వోల్టేజ్ విలువను కనుగొనాలి కాబట్టి మనం ఏమి చేయగలం మనం వోల్టేజ్ విభాగాన్ని ఉపయోగించుకోవచ్చు కాబట్టి v111451V ఇప్పుడు రెండవ కేసు v2 విషయంలో మనం 5 వోల్ట్ డిసి సోర్స్ మరియు 2sin 5t కరెంట్ సోర్స్ 0 ని సెట్ చేస్తాము కాబట్టి మీరు ఫిగర్ చూస్తే ఇది 0 మరియు ఇది మళ్ళీ 0 కాబట్టి ఇప్పుడు ఇది షార్ట్ సర్క్యూటెడ్ అలాగే ఇది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది కాబట్టి ఆ సందర్భంలో సవరించిన సర్క్యూట్ ఏమిటి మీరు ఇప్పుడు కెపాసిటర్తో సమాంతరంగా 4 ఓం రెసిస్టెన్స్ ను కలిగి ఉంటారు మరియు ఇండక్టరు మరియు రెసిస్టెన్స్ సిరీస్లో ఉంటుంది ఇది 1 ఓం రెసిస్టెన్స్ ఈ ఇండక్టెన్స్తో సిరీస్లో ఉంది కాబట్టి మనం చేయాల్సిన పని నోడల్ మరియు మెష్ అనాలిసిస్ విషయంలో మీకు గుర్తు ఉన్నట్లయితే మొదట ఎలిమెంట్లను ఫ్రీక్వెన్సీ డొమైన్లో మార్చాల్సిన అవసరం ఉందని మనము చర్చించాము కాబట్టి ఈ ప్రత్యేకమైన సర్క్యూట్ను విశ్లేషించడానికి మనము మొదట సర్క్యూట్ను ఫ్రీక్వెన్సీ డొమైన్గా మారుస్తాము కావున 10cos 2t ⇒10∠0°ω2rads 2HjωLj4 0 1F1jωC j5 ఇప్పుడు మీ సర్క్యూట్ అనాలిసిస్ కు సిద్ధంగా ఉంది మనము 1 ఓం రెసిస్టెన్స్ అంతటా ఉన్న వోల్టేజ్ V2 ను కనుగొనాలి ఇప్పుడు ఈ రెండు ఎలిమెంట్లు పారేలల్ గా ఉన్నందున మీరు ఈ రెండు ఎలిమెంట్ల పారేలల్ కలయికను తీసుకోవచ్చు మరియు మీరు ఇంపెడెన్స్ను కనుగొనవచ్చు కాబట్టి ఇంపెడెన్స్ Z అంటే ఏమిటి కాబట్టి ఈ సందర్భం లో Z j5||42 439 j1 951 కాబట్టి వోల్టేజ్ డివిజన్ ద్వారా V211j4Z10∠02 79V టైమ్ డొమైన్ లో ఉన్న వోల్టేజ్ ను ఈ విధముగా చూపించినట్లైతే v22 498cos 2t 30 79° V ఇప్పుడు మూడవది కరెంట్ సోర్స్ కాబట్టి 5 V డిసి సోర్స్ మరియు 10cos 2t వోల్టేజ్ సోర్స్ సున్నాకి ఉన్నప్పుడు v3 విలువను మనం కనుగొనాలి అంటే రెండూ షార్ట్ సర్క్యూట్ అవుతాయి కాబట్టి మీ సవరించిన సర్క్యూట్ ఇప్పుడు కరెంట్ సోర్స్ ఇండక్టెన్స్తో పారేలాల్ గా చిత్రంలో చూపిన విధంగా కనిపిస్తుంది అప్పుడు మనకు 1 ఓం రెసిస్టెన్స్ మరియు పారేలల్ కాంబినేషన్ లో కెపాసిటెన్స్ మరియు 4 ఓం రెసిస్టెన్స్ అందించే మైనస్ j 2 ఇంపెడెన్స్ తో సిరీస్ కలయికతో ఉంటుంది ఇప్పుడు మొదటి పని ఏమిటంటే మనం దీన్ని ఫ్రీక్వెన్సీ డొమైన్గా మార్చాలి కాబట్టి మనము దీనిని ఫ్రీక్వెన్సీ డొమైన్గా మారుస్తాము 2sin 5t ⇒2∠ 90°ω5rads 2HjωLj10 0 1F1jωC j2 అప్పుడు మనం కనుగొనవలసినది ఏమిటంటే 1 ఓం రెసిస్టెన్స్ అంతటా ఉన్న వోల్టేజ్ విలువను కాబట్టి మనం కనుగొనవలసినది V3 యొక్క విలువను కాబట్టి మొదటగా మనం ఏం చేయాలి కాబట్టి మొదట మనం ఈ రెండు ప్యారేలాల్ కలయికలను తీసుకొని దానిని సింప్లిఫై చేయాలి కాబట్టి మీరు ఈ రెండింటినీ తీసుకున్నప్పుడు దీనిని ప్రభావవంతమైన ఇంపెడెన్స్ అని చెప్పండి Z1 j2||40 8 j1 6 అందువల్ల ప్రస్తుత డివిజన్ ద్వారా I1j101j10Z12∠ 90 V3I112 328∠ 80V టైమ్ డొమైన్లోని వోల్టేజ్ విలువ v32 328sin 5t10° V ఇప్పుడు మొత్తం రెస్పాన్స్ v0 12 498cos 2t 30 328sin 5t10° V మీరు వోల్టేజ్ లేదా కరెంట్ సోర్స్ లను సర్క్యూట్కు అనుసంధానించినప్పుడు మరియు అవి వేర్వేరు ఫ్రీక్వెన్సీ లను కలిగి ఉన్నప్పుడు సూపర్పోజిషన్ సిద్ధాంతం బాగా పనిచేస్తుందని ఇప్పుడు మీరు చూడవచ్చు ఇప్పుడు సోర్స్ ట్రాన్సఫర్మేషన్ గురించి మాట్లాడుదాం ఇప్పుడు సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ విషయంలో ఫ్రీక్వెన్సీ డొమైన్లో సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది సిరీస్ లో ఇంపెడెన్స్తో ఉండే ఒక వోల్టేజ్ సోర్స్ ను పారేలల్ గా ఇంపెడెన్స్తో ఉండే కరెంట్ సోర్స్ గా మార్చడం లేదా దీనికి విరుద్ధంగా ఉంటుంది అంటే మీకు పారేలల్ గా ఇంపెడెన్స్తో ఉండే కరెంట్ సోర్స్ ను సిరీస్ లో ఇంపెడెన్స్తో ఉండే ఒక వోల్టేజ్ సోర్స్ గా మార్చవచ్చు మనము దానిని ఎలా వ్యక్తపరుస్తాము మనము దీనిని Vs గా వ్యక్తీకరిస్తాము కాబట్టి ఇదిZs తో సిరీస్ లో ఉండే వోల్టేజ్ సోర్స్ అది ఇంపెడెన్స్ కాబట్టిVsIsZs⇔IsVsZs మరియు తరువాత ఇంపెడెన్స్ Zs లతో పారేలల్ గా ఉంటాయి కాబట్టి మీరు చిత్రంలో చూపిన విధంగా సిరీస్ లో ఇంపెడెన్స్తో ఉండే ఒక వోల్టేజ్ సోర్స్ ను పారేలల్ గా ఇంపెడెన్స్తో ఉండే కరెంట్ సోర్స్ గా మార్చవచ్చు కాబట్టి మనము ఈ కాన్సెప్ట్ ను సర్క్యూట్ పరిష్కరించడానికి ఉపయోగించుకుంటాము కాబట్టి మనం ఒక ఉదాహరణ తీసుకుందాం సోర్స్ ట్రాన్సఫర్మేషన్ ను ఉపయోగించి మనము Vx విలువను కనుగొనాలి కాబట్టి ఈ సందర్భంలో మనము సోర్స్ ట్రాన్సఫర్మేషన్ ను ఎలా నిర్వహిస్తాము మనకు వోల్టేజ్ సోర్స్ 20∠ 90 5 ఓం రెసిస్టెన్స్ లతో సిరీస్లో కనెక్ట్ అయిందని మీరు చూస్తారు కాబట్టి ఈ ప్రత్యేక సెగ్మెంట్ లో మీరు రెసిస్టెన్స్ కు పారేలల్ గా సమానమైన కరెంట్ సోర్స్ గా మార్చడానికి ఉపయోగించుకోవచ్చు దీన్ని కరెంట్ సోర్స్ గా మార్చవచ్చు Is20∠ 90°54∠ 90° ఈ కరెంట్ సోర్స్ 5 ఓం రెసిస్టెన్స్ తో పారేలల్ గా ఉంటుంది ఇప్పుడు మీరు సర్క్యూట్ చూస్తే ఈ రెండు లెగ్స్ పారేలల్ గా ఉంటాయి కాబట్టి మీరు మరింత సింప్లిఫై చేయవచ్చు 5 మరియు 3 j4 యొక్క పారేలల్ కలయిక సింప్లిఫై చేస్తే Z15||3j42 25 కాబట్టి ఈక్వివాలెంట్ ఇంపెడెన్స్ Z1 పారేలల్ గా అనుసంధానించ బడిందని మీరు చూస్తే కనుక కరెంట్ సోర్స్ ఇంపెడెన్స్తో పారేలల్ గా ఉందని మీరు మళ్ళీ చెప్పగలరు కాబట్టి మీరు దానిని ఇంపెడెన్స్తో సిరీస్లో తిరిగి వోల్టేజ్ సోర్స్ గా మార్చవచ్చు కాబట్టి ఆ సందర్భంలో వోల్టేజ్ సోర్స్ యొక్క విలువ ఏమిటి వోల్టేజ్ సోర్స్ యొక్క విలువ ఇలా ఉంటుంది VsIsZs j42 5j1 255 j10V వోల్టేజ్ డివిజన్ ద్వారా Vx10102 254 j135 j105 519∠ 28°V సర్క్యూట్లో సోర్స్ ట్రాన్సఫర్మేషన్ ను వరుసగా అమలు చేయడం ద్వారా మీరు నెట్వర్క్ను సింప్లిఫై చేయవచ్చు మరియుVx విలువను చాలా సులభంగా కనుగొనవచ్చు కాబట్టి దీనితో మనము మన నేటి సెషన్ను ముగించవచ్చు దీనిలో మనము సోర్స్ ట్రాన్సఫర్మేషన్ మరియు సూపర్పొజిషన్ సిద్ధాంతం గురించి చర్చించాము తదుపరి సెషన్లో డిసి సర్క్యూట్ విషయంలో మనము చర్చించిన మరో రెండు ముఖ్యమైన సిద్ధాంతాలైన థెవెనిన్ మరియు నార్టన్ సిద్ధాంతాల గురించి చర్చిస్తాము AC సర్క్యూట్ అనాలిసిస్ ను పరిగణించినప్పుడు మనము వాటిని చర్చిస్తాము ధన్యవాదాలు